మునుపటి ఉపన్యాసంలో నేను క్రోనిగ్ పెన్నీ మోడల్ యొక్క సరళీకృత వర్షన్ ద్వారా బ్యాండ్ లను పెంచడాన్ని చూపించాను ఇది డెల్టా ఫంక్షన్ లతో కూడిన పీరియాడిక్ పొటెన్షియల్ ను కలిగి ఉంటుంది కాబట్టి V m ∞Vδ గా ఇవ్వబడింది నేను చూపించినది ఏమిటంటే మీరు బౌండరీ కండిషన్లు మరియు బ్లోచ్ సిద్ధాంతం ద్వారా మీకు CoskaCosαamV2Sinαa అనే సమీకరణం వస్తుంది ఇక్కడ α అనేది √2mE2 మరియు ఇది ఈ సమీకరణం యొక్క సంతృప్తి కోసం ఇది ఒక చిత్రానికి దారితీస్తుంది మరియు ఎనర్జీ ఉనికిలో ఉంది ఎందుకంటే కుడి చేతి వైపు ఎనర్జీ బ్యాండ్లు ఉనికిలో ఉండాలి ఎందుకంటే కుడి వైపు మైనస్ 1 లైన్ 1 మధ్య ఉండాలి మరియు అందువల్ల ఈ బ్యాండ్ లలో మాత్రమే ఎనర్జీ ఉంటుంది మనము దీనిని ప్లాట్ చేసినప్పుడు మీరు ఈ బ్యాండ్ లను పొందే అభ్యాసం వలె మీరు a మరియు a మధ్య పరిమితం చేస్తే మీకు ఇలాంటి ఎనర్జీ బ్యాండ్ లు వస్తాయి కనీస ఉనికి లేదా గరిష్టంగా k 0 వద్ద మాత్రమే ఉందనే గమనించండి మరియు మినిమా లేదా గరిష్టంగా a వద్ద ఉనికిలో ఉంది మరియు మునుపటి ఉపన్యాసంలో మీరు ఆలోచించడానికి నేను ఆ ప్రశ్నను వదిలిపెట్టాను దానికి ఇప్పుడు సమాధానం ఇస్తాను కాబట్టి మనము ఈ కర్వ్ ను పరిశీలిస్తే మనము సమీకరణం యొక్క కుడి వైపున ఈ విధంగా కనిపిస్తుంది మరియు 1 మరియు 1 ఇక్కడే ఉన్నాయి ఎనర్జీ ఈ మ్యాప్లో ఉంది ఇక్కడ కనిష్ట ఎనర్జీ మొదటి మినిమమ్ ఉండే చోట మందపాటి ఎరుపు రేఖ ద్వారా చూపబడింది మరియు నేను దానిని E1 అని పిలుస్తాను cos ka 1 మరియు అంటే k 0 నేను a మరియు a మధ్య k b తో నన్ను నేను పరిమితం చేసుకుంటే దీనికి ఏకైక సమాధానం k 0 కాబట్టి మొదటి మినిమమ్ 0 వద్ద ఉంది అది ఇక్కడ చూపబడింది ఈ E2 వద్ద గరిష్ట ఎనర్జీ ఉంటుంది అది నిలువు ఆకుపచ్చ వరుస E2 ద్వారా చూపబడింది మరియు E2 cos ka 1 కాబట్టి ఇది k a ని సూచిస్తుంది అందుకే మీరు ఆకుపచ్చ రంగులో చూపిన ఈ గరిష్ట విలువను ఇక్కడే చూస్తారు ఇక్కడ కనిపించిన ఈ ప్రకాశవంతమైన ఆకుపచ్చ రేఖ వద్ద తదుపరి మినిమమ్ ఉంది మళ్లీ మందపాటి ప్రకాశవంతమైన ఆకుపచ్చ గీత E3 ద్వారా మరియు అక్కడే కాస్ ka మళ్లీ 1 కాబట్టి k a మరియు మొదలైనవి కాబట్టి k లేదా k a లేదా a వద్ద ఎనర్జీ బ్యాండ్ లు ఎంత కనిష్టంగా మరియు గరిష్టంగా ఉన్నాయో మీరు చూడవచ్చు కాబట్టి ఈ ఉపన్యాసంలో ఎనర్జీ బ్యాండ్ లు ఉన్నప్పుడు సిస్టమ్ యొక్క భౌతిక లక్షణాల పరంగా దాని అర్థం ఏమిటో మనం దృష్టి పెడదాం కాబట్టి ముందుగా మనం ఒక బ్యాండ్ లోని స్టేట్ ల సంఖ్యను లెక్కిద్దాం మరియు ఇది బ్యాండ్ లోని ఎలక్ట్రాన్ ల సంఖ్యను కూడా ఇస్తుంది దీన్ని చేయడానికి మనం k ని లెక్కించాలి కాబట్టి దీన్ని చేయడానికి మనం బ్యాండ్ లోని k పాయింట్ ల సంఖ్యను లెక్కించాలి మెటల్స్ లో మీరు గుర్తు చేసుకుంటే మనము k పాయింట్ ల సంఖ్యను లెక్కించడం ద్వారా స్టేట్ ల సంఖ్యను లెక్కించాము మరియు మనము అక్కడ ఏ ట్రిక్ ఉపయోగించాము మనము పీరియాడిక్ బౌండరీ కండిషన్లను ఉపయోగిస్తాము కాబట్టి పీరియాడిక్ బౌండరీ కండిషన్లను ఉపయోగించండి కాబట్టి ఒక డైమెన్షనల్ మెటల్ ను ఏర్పరుస్తున్న ఈ అణువుల సమితి మన వద్ద ఉందని అనుకుందాం మరియు ఇది ∞ నుండి విస్తరిస్తోంది మనం ఏమి చేస్తామంటే n అణువులపై వేవ్ ఫంక్షన్ పునరావృతం కావాలని మనము డిమాండ్ చేస్తాము కాబట్టి xNaψ ఇది పీరియాడిక్ బౌండరీ కండిషన్ ఇది మెటల్స్ లోxl అనేది xకు సమానం ఇది l తో సమానం మరియు ఇది N a సంఖ్య l తో మార్చబడింది కాబట్టి ఇది పాయింట్ నెంబర్ 1 పాయింట్ నంబర్ 2 వేవ్ ఫంక్షన్ కూడా N a పై నార్మలైజ్ చేయబడుతుంది తద్వారా N a లోని ఒక స్టేట్ ప్రతి స్పిన్ కు ఒక ఎలక్ట్రాన్ ను తీసుకువెళుతుంది ఇప్పుడు N a కంటే నార్మలైజ్ చేయడానికి నేను నిన్ను వేవ్ ఫంక్షన్ ψ ని గుర్తు చేసుకుంటే అది eikxuk నార్మలైజేషన్ ను మొత్తం N a పైన చేస్తే అది మన నార్మలైజేషన్ కోయెఫిషియంట్ ను మారుస్తుంది కానీ అది ఒక మెటీరీయల్ ఇప్పుడు కాబట్టి 2 వ పాయింట్ లో చేస్తున్నది ఏమిటంటే ఒక పీరియాడిక్ బౌండరీ కండిషన్ N a తో నార్మలైజ్ చేయబడింది రెండవది వేవ్ ఫంక్షన్ N a తో నార్మలైజ్ చేయబడింది కాబట్టి మీరు మొదటి పాయింట్ చేస్తే నాకు eikx eikNaukxNaeikxuk గా ఉంటుంది

ఇప్పుడు నేను u భాగాన్ని రద్దు చేయగలను ఎందుకంటే u భాగం పీరియాడిక్ నేను eikx భాగాన్ని రద్దు చేయవచ్చు మరియు పీరియాడిక్ బౌండరీ కండిషన్ నుండి నేను పొందగలిగేది eikNa1 మరియు అందుచే k2πNan n 0 1 2 నుండి n 1 వరకు మారుతూ ఉంటుంది ఎందుకు N 1 ఎందుకంటే n N కోసం k విలువ 2πa అవుతుంది ఇది k 0 కు సమానం కాబట్టి ఆ స్టేట్ లెక్కించబడదు కాబట్టి ఇది మీకు ఏమి చెబుతుంది ప్రతి బ్యాండ్ లో N k పాయింట్ లు ఉన్నాయి నేను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను అప్పుడు బ్యాండ్ a నుండి a వరకు విస్తరించింది కాబట్టి అది 2aఇంటర్వల్ మరియు 2a పునరావృతమవుతుంది కాబట్టి k a మరియు k a మధ్య n స్వతంత్ర k పాయింట్ లు ఉన్నాయి కాబట్టి పీరియాడిక్ బౌండరీ తో n అణువులపై ఈ పరిస్థితి సరిగ్గా N a పాయింట్ లు ఉన్నాయి నా సిస్టమ్ n తో ఈ పీరియాడిక్ విషయాన్ని కలిగి ఉంటుంది మరియు తర్వాత అది పునరావృతమవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక భాగంపై మాత్రమే దృష్టి పెట్టాలి కాబట్టి నేను ఇప్పుడు బ్యాండ్ ను ప్లాట్ చేస్తే ఈ n పాయింట్లు ఉన్నాయి వీటిలో ప్రతీదీ 2 ఎలక్ట్రాన్ లను కలిగి ఉంటుంది కాబట్టి దీని అర్థం ఒక బ్యాండ్ గరిష్టంగా 2 n ఎలక్ట్రాన్ లను కలిగి ఉంటుంది ఇక్కడ ఒక బ్యాండ్ ఉందని అనుకుందాం గరిష్ట సంఖ్యలో ఎలక్ట్రాన్లు 2 n ని కలిగి ఉంటాయి మరియు ప్రతి అణువు 2 n ఎలక్ట్రాన్ లను ఇస్తే ఈ మొత్తం బ్యాండ్ నిండి ఉంటుంది ఒక అణువు 2 ఎలక్ట్రాన్ లను ఇస్తే బ్యాండ్ నిండిపోతుంది మరోవైపు ఒక అణువు ఒక ఎలక్ట్రాన్ బ్యాండ్ మాత్రమే ఇస్తే సగం నిండి ఉంటుంది ఇప్పుడు నేను సగం నిండిన బ్యాండ్ ని తీసుకుంటే బ్యాండ్ సగం నిండినట్లయితే మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా నేను ఈ ఎలక్ట్రాన్ లకు కొంత ఎనర్జీ ని ఇస్తాను అవి ఎనర్జీ ని తీసుకొని ఉన్నత స్థాయికి వెళ్లవచ్చు మరియు అది ప్రసరణకు దారితీస్తుంది కాబట్టి మెటల్ అనేది సగం నిండిన బ్యాండ్ కలది మరోవైపు నేను పూర్తిగా నిండిన బ్యాండ్ కలిగి ఉంటే నేను ఈ ఎలక్ట్రాన్ లకు ఎనర్జీ ని ఇస్తే పౌలి ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ద్వారా లోయర్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎగువ ఎనర్జీ ఎలక్ట్రాన్ కు వెళ్లడానికి వాటికి వేరే చోటు లేదు కాబట్టి అవి కండక్ట్ కావు కాబట్టి పూర్తిగా నింపిన బ్యాండ్ కండక్ట్ కాదు మరియు ఇది ఇన్సులేటర్లను ఇస్తుంది ఇప్పుడు నా దగ్గర పూర్తిగా నిండిన బ్యాండ్ ఉంది మరియు దానికి దగ్గరగా ఉండే బ్యాండ్ ఉన్నాయి బ్యాండ్ గ్యాప్ ఎక్కువగా లేదు కాకపోతే ఈ గ్యాప్ చాలా చిన్నది అప్పుడు కొన్ని ఎలక్ట్రాన్లు ఉష్ణోగ్రత వద్ద ఎగువ బ్యాండ్ కు వెళ్లవచ్చు ఆపై దిగువ బ్యాండ్ పూర్తిగా నింపిన ఎగువ బ్యాండ్ కంటే తక్కువగా ఉంటుంది కొన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి మరియు విద్యుత్ ఇచ్చినప్పుడు అవి పని చేయగలవు మరియు ఇది సెమీకండక్టర్ల పెరుగుదలకు తోడ్పడుతుంది కాబట్టి సెమీకండక్టర్లు మరియు ఇన్సులేటర్లు రెండు వ్యవస్థలు ఇక్కడ బ్యాండ్లు 0 ఉష్ణోగ్రత వద్ద నింపబడి ఉంటాయి కానీ ఇన్సులేటర్లలో బ్యాండ్ గ్యాప్ చాలా పెద్దది మరియు సెమీకండక్టర్లలో బ్యాండ్ గ్యాప్ చిన్నది నేను ఒక డైమెన్షనల్ సిస్టమ్ ల కోసం ఈ ఆర్గ్యుమెంట్ లను ఇస్తున్నాను ఇప్పుడు 3 డైమెన్షనల్ కొంచెం ఎక్కువ ఖచ్చితత్వాలను కలిగి ఉంది కానీ ఆలోచనలు చాలా వరకు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి బ్యాండ్ లను నింపడం ద్వారా మరియు అక్కడ ఉన్న ఎలక్ట్రాన్ లు ఇచ్చిన ఫీల్డ్ నుండి ఎనర్జీ ని గ్రహించగలవో చూడటం ద్వారా మెటల్స్ ఇన్సులేటర్లు మరియు సెమీకండక్టర్లు ఎలా తయారవుతాయో మనకు ఈ బ్యాండ్లు వివరిస్తాయి కాబట్టి ఇది ఒక పీరియాడిక్ సిస్టమ్ లో ఉత్పన్నమయ్యే బ్యాండ్ల చిక్కు నేను ఇప్పుడు ఇవ్వబోయే సమాధానం తరచుగా తలెత్తే ఒక ప్రశ్న ఒక ప్రశ్నకి చెందినది పీరియాడిక్ బౌండరీ కండిషన్లు నిడివి l కంటే ఎక్కువగా ఉపయోగించినప్పుడు వేవ్ ఫంక్షన్ కూడా అదే దూరం l కంటే ఎందుకు నార్మలైజ్ చేయబడింది మనము దీనిని మెటల్స్ కోసం చేశాము మరియు ఇప్పుడు సెమీకండక్టర్ల కోసం దీనిని చేస్తాము మరియు ఈ ప్రశ్న ముఖ్యం ఎందుకంటే ఎన్ని ఎలక్ట్రాన్ లు తీసుకోగల బ్యాండ్ లను నింపడం అనేది వేవ్ ఫంక్షన్లో నేను నార్మలైజ్ చేసే పొడవుపై ఆధారపడి ఉంటుంది మరియు సమాధానం ఏమిటంటే పీరియాడిక్ బౌండరీ కండిషన్లను వర్తింపజేయడం ద్వారా సిస్టమ్ పునరావృతమవుతుందని లేదా అది మెరుగైన పదాన్ని పొడవు l లో పునరావృతమవుతుందని సూచిస్తుంది ఇక్కడ పీరియాడిక్ బౌండరీ కండిషన్లు వర్తింపజేయబడతాయి కాబట్టి సిస్టమ్ నిజంగా ఆ పొడవు మీద విస్తరించబడింది l నేను సరిహద్దు స్థితిని వర్తింపజేస్తున్నాను కాబట్టి సిస్టమ్ ఆ పొడవు ద్వారా ఇవ్వబడింది మరియు అందుచేత నేను అక్కడ ఉన్న ప్రతిదానిలో వేవ్ ఫంక్షన్లన్నింటినీ నార్మలైజ్ చేస్తాను మరియు అదే నాకు పరమాణువుల కొరకు ఉండే ఖచ్చితమైన స్టేట్ ల సంఖ్య n నెంబర్ k పాయింట్ లు మరియు దానికి 2 n ఎలక్ట్రాన్లను అదే సంఖ్యలో ఇస్తుంది కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు సంగ్రహంగా చెప్పాలంటే పీరియాడిక్ పొటెన్షియల్ తో ఏర్పడిన బ్యాండ్ ల ద్వారా మెటల్స్ ఇన్సులేటర్స్ మరియు సెమీకండక్టర్లను మనము వివరించాము మరియు మనము చెప్పినది సగం నిండిన బ్యాండ్లు లోహాలను ఇస్తాయి పూర్తిగా నింపిన బ్యాండ్లు ఇన్సులేటర్లు మరియు సెమీకండక్టర్లను ఇస్తాయి ఇది పెద్ద గ్యాప్ కోసం మరియు ఇది చిన్న బ్యాండ్ గ్యాప్ కోసం కాబట్టి బ్యాండ్ల ఏర్పాటు కి సంబంధించిన విషయాలు అవి సెమీకండక్టర్స్ మెటల్స్ మరియు ఇన్సులేటర్లను ఎలా వివరించాయి అనేది క్లుప్తంగా పరిచయం చేశాము కాబట్టి క్వాంటం మెకానిక్స్పై మన కోర్సును ఇంతటితో ముగించాము నేను మరొక ఉపన్యాసంలో ఈ మొత్తం కోర్సును సమీక్షిస్తాను